మనం మెష్ అనాలిసిస్ మరియు నోడల్ అనాలిసిస్ రెండింటినీ గురించి అధ్యయనం చేసాము ఇప్పుడు రెండింటిని క్లుప్తంగా పోల్చి చూస్తాము దేనిని ఎప్పుడు ఉపయోగించాలనేది ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ సాధారణ లూప్ అనాలసిస్ ని తీసుకోవడం లేదు కేవలం మెష్ అనాలసిస్ ని మాత్రమే తీసుకుంటున్నాం ఇది ప్లానర్స్ సర్క్యూట్ల యొక్క ప్రత్యేక కేసు అయిన లూప్ అనాలిసిస్ వంటిది కానీ ఈ వ్యాఖ్యలు లూప్ అనాలిసిస్ కు కూడా వర్తిస్తాయి సాధారణంగా నేను నోడల్ అనాలసిస్ కి ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే మొదటగా ఇక్కడ నోడ్ లను గుర్తించడం చాలా సులభం మీకు n నోడ్లతో సర్క్యూట్ ఉంటే దానిని చూసి అన్నీ సమీకరణాలు రాయడం మీకు తెలుసు కానీ ఇండిపెండెంట్ గా వున్న లూప్ లను గుర్తించడం కొంచెం కష్టం ఇంకొక గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏది సరళమైన సమీకరణాలను ఇస్తుంది దీని గురించి సాధారణ ప్రకటన చేయలేం సర్క్యూట్లో చాలా నోడ్స్ ఉన్నప్పుడు మరియు ప్రతి నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి మూలకాలు అనుసంధానించబడినప్పుడు లూప్ సమీకరణాల కన్నా చాలా తక్కువ నోడల్ సమీకరణాలు ఉంటాయి కానీ అటువంటి బాగా క్లిష్టమైన సమస్యలు ఇక్కడ లేవు మరొక క్లిష్టమైన సందర్భంలో ప్రతి రెండు జతల నోడ్ ల మధ్య ఒక్క మూలకం అనుసంధానించబడినప్పుడు అప్పుడు n నోడ్ ల సర్క్యూట్లో n మూలకాలు ఉంటాయి మనకు ఒకే ఒక లూప్ వస్తుంది లూప్లోని ప్రతి మూలకం ద్వారా ఒకే కరెంట్ ప్రవహిస్తుంది స్పష్టంగా ఆ సందర్భంలో లూప్ అనాలసిస్ చాలా సులభం నిజమైన సర్క్యూట్ ఈ రెండు సందర్భాల మధ్యలో ఉంటాయి కొంచెం అటు ఇటు గా నోడల్ అనాలసిస్ తో మనకు సరళమైన సమీకరణాలు వస్తాయి కాబట్టి నోడల్ అనాలసిస్ కి ప్రాధాన్యత ఇస్తాము కానీ ప్రధాన కారణం ఏమిటంటే నోడ్లను క్రమపద్ధతిలో గుర్తించడం మరియు సమీకరణాలను వ్రాయడం చాలా సులభం ఇప్పుడు ఒక సందర్భంలో ప్రత్యేకంగా చేతితో పరిష్కరించడానికి మెష్ అనాలసిస్ చాలా ఉపయోగపడుతుంది మీరు దానిని స్పష్టంగా చూడవచ్చు చిన్న సంఖ్యలో చాలా లూప్లు ఉన్నప్పుడు మరియు ప్రతి లూప్లో వరుసగా అనేక మూలకాలు ఉంటాయి అటువంటి సందర్భంలో నోడల్ అనాలసిస్ తో పోలిస్తే మెష్ అనాలసిస్ లేదా లూప్ అనాలసిస్ చేయడం సులభం కానీ మొత్తంగా నోడల్ అనాలసిస్ సాధారణంగా ఉపయోగిస్తాం ఇది సర్క్యూట్ సిములేటర్ లో కూడా ఉపయోగించబడుతుంది కాబట్టి ఎక్కువగా దీనినినోడల్ అనాలసిస్ ఉపయోగిస్తారు ఇది కేవలం పోలిక కోసం మాత్రమే సర్క్యూట్ లను చేతితో పరిష్కరించడానికి నా సూచన అయితే రెండింటిని ప్రయత్నించండి ఒక సర్క్యూట్ ఇచ్చినప్పుడు కనీసం మీరు నోడల్ అనాలసిస్ మరియు మెష్ అనాలసిస్ ప్రయోగిస్తే మీరు వ్రాయవలసిన సమీకరణాల సంఖ్య ద్వారా నిర్ణయించండి దానివల్ల మీకు ఈ రెండింటిలో దేనిని ఉపయోగించాలో ఒక మంచి అవగాహన వస్తుంది మీరు తగినంత అభ్యాసం చేసిన తర్వాత మీరు ఒక దాన్ని ఎంచుకుని ముందుకు సాగవచ్చు ఏమైనప్పటికీ చేతితో పరిష్కరించడం కేవలం చిన్న సర్క్యూట్ ల కోసం మాత్రమే చూస్తాము